శుభాకాంక్షలు ప్రత్యక్ష సూచనలపై మాడ్యూల్ 3 యూనిట్ 10 కు స్వాగతం మునుపటి యూనిట్లో మెరిల్ సూత్రాల ఆధారంగా బోధనా రూపకల్పనను మనము అర్థం చేసుకున్నాము దీనికి ముందు మేము మెర్రిల్ యొక్క సాధారణ మొదటి అభ్యాస సూత్రాలను చూశాము దాని ఆధారంగా మేము ఒక ఇన్స్ట్రక్షన్ డిజైన్ను చూశాము అలాగే ఐదు మెర్రిల్ సూత్రాలను అమలు చేసే బోధనా రూపకల్పన ప్రత్యేక మైనది కాదని మనము చూశాము ఈ యూనిట్ నుండి తరువాతి 3 4 యూనిట్ల కోసం సాహిత్యంలో లభ్యమయ్యే బోధన కోసం కొన్ని ప్రసిద్ధ నమూనాలను పరిశీలిస్తాము ఈ విధానాలకు సంబంధించి గణనీయమైన పరిశోధనా విభాగం ఉంది ఈ సూచనల యొక్క సామర్థ్యంతో పాటు సామర్థ్యానికి సంబంధించి మనకు గణనీయమైన అనుభవ ఆధారాలు కూడా ఉన్నాయి ఈ బోధనా పద్ధతులు ఎలా నిమగ్నమయ్యాయో మాకు కొంత సమాచారం ఉంది మీలో కొంతమందికి ఈ పద్ధతుల్లో కొన్ని తెలిసి ఉండవచ్చు కానీ ఈ పద్ధతుల్లోకి వెళ్ళిన గణనీయమైన పరిశోధనల కారణంగా మేము ఇప్పుడు ఈ పద్ధతులను చాలా నిర్మాణాత్మక మరియు క్రమమైన పద్ధతిలో చూడగలుగుతున్నాము ఒకవేళ మీరు మీ స్వంత బోధనా విధానాన్ని రూపకల్పన చేస్తే ఇది ఒక రకమైన సూచనగా ఉపయోగపడుతుందిమరియు అవసరమైన భాగాలు మీ బోధనా విధానంలో ఉన్నాయో లేదో మరోసారి పరిశీలించవచ్చు ఈ శ్రేణిలో మొదటిది ప్రత్యక్ష సూచన ఈ యూనిట్లో మేము ప్రత్యక్ష సూచనల సూత్రాలను అర్థం చేసుకుంటాము సాంప్రదాయ తరగతి గది అమరికలో ఇది ముఖాముఖి సూచన బహుశా మనలో చాలామందికి ఇది బాగా తెలుసు ప్రత్యక్ష బోధన యొక్క ఈ ప్రసిద్ధ పద్ధతి యొక్క అన్ని భాగాలు ఏమిటో చూడటానికి మనం దీన్ని మరింత క్రమబద్ధమైన పద్ధతిలో చూడాలి సాంప్రదాయ తరగతి గది అమరికలో ఇది ప్రాథమికంగా ముఖాముఖి సూచన మరియు ఇది అధికారిక కార్యక్రమాలలో బోధనకు సాధారణంగా ఉపయోగించే విధానం అధికారిక కార్యక్రమాలలో నిర్ణీత సమయంలో బట్వాడా చేయవలసిన కంటెంట్ సాధారణంగా చాలా విస్తారంగా ఉంటుంది సిలబస్ సాధారణంగా చాలా విస్తృతమైనది మరియు బోధనా షెడ్యూల్ చాలా కఠినంగా ఉంటుంది పరీక్షలు క్విజ్లు అంతర్గత మదింపు యొక్క ఇతర భాగాలు మరియు సెమిస్టర్ చివరి పరీక్షలు ఇవన్నీ చాలా కఠినంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏదైనా నిర్దిష్ట పద్ధతిని అందుబాటులో ఉన్న సమయంలో అమలు చేయడానికి చాలా తీవ్రమైన పరిమితులు ఉన్నాయి ఆ సందర్భంలో ప్రత్యక్ష సూచన అనేది సాధారణంగా ఉపయోగించే విధానంగా కొనసాగుతుంది ఎందుకంటే ఈ పరిమితుల క్రింద వనరుల వినియోగం విషయంలో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది కూడా ప్రభావవంతంగా ఉంటుంది కానీ ఈ విధానాన్ని చాలా ఆకర్షణీయంగా చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు కానీ అది అసాధ్యం కాదు కానీ దీనికి నిర్దిష్ట ప్రయత్నం అవసరం ప్రధానంగా ప్రాధాన్యతల వారీగా మనం చూస్తే సమర్థత అనేది ప్రభావంతో పాటు బోధన యొక్క స్వభావం కంటే చాలా విలువైనది ఈ విధానానికి ప్రాథమిక ప్రేరణ సామర్థ్యం అవుతుంది వాస్తవానికి ఈ విధానంతో ఒక సాధారణ ఆందోళన అన్ని వైవిధ్యాలతో కూడా ఏమిటంటే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో ప్రవేశించిన విద్యార్థులు సాపేక్షంగా సజాతీయంగా వారి ప్రవేశ స్థాయి సామర్థ్యాల స్థాయిలో మరియు వారి ప్రేరణలలో ఇప్పటికీ ముఖ్యమైన తేడాలు ఉన్నాయి ప్రత్యక్ష బోధనలో ఈ తేడాలను తీర్చడం చాలా కష్టం అయినప్పటికీ విద్యార్థులకు వారి అభిజ్ఞా సామర్ధ్యాలు మరియు ముందస్తు జ్ఞానం మరియు ప్రేరణలలో గణనీయమైన తేడాలు ఉన్నాయనే వాస్తవాన్ని మేము విస్మరించలేము నెమ్మదిగా నేర్చుకునేవారిని మరియు వేగవంతమైన అభ్యాసకులను మరియు తక్కువ ప్రేరణ స్థాయిలు మరియు అధిక ప్రేరణ స్థాయిలు ఉన్నవారిని వివిధ రకాలైన వారికి ప్రత్యేక విధానాలు అవసరం కానీ అది ఒక విధానం ఇది ప్రత్యక్ష సూచనలను ఉపయోగించినప్పుడు ప్రత్యేక అంశం అభ్యాసకులలో ఈ తేడాలను తీర్చడంలో ప్రత్యక్ష సూచన చాలా మంచిది కాదు సాహిత్యంలో ప్రత్యక్ష బోధన కోసం అనేక నమూనాలు ప్రతిపాదించబడ్డాయి ఈ అన్ని నమూనాల యొక్క ఒక సాధారణ లక్షణం ఏమిటంటే ఉపాధ్యాయుడు క్రియాశీల ప్రదర్శన అని పిలుస్తారు పైన చూపిన నమూనా ప్రకారం ప్రధానంగా మూడు దశలు ఉన్నాయి ప్రదర్శన దశ సాధన దశ అంచనా మరియు మూల్యాంకన దశ పర్యవేక్షణ మరియు అభిప్రాయం యొక్క ఒక భాగం కూడా ఉంది ఇది వాస్తవానికి ఈ మూడు దశలలో పనిచేస్తుంది అవసరమైనప్పుడు పర్యవేక్షణ మరియు అభిప్రాయం అమలు లోకి వస్తుంది కాబట్టి చిత్రంలో పర్యవేక్షణ మరియు అభిప్రాయం నుండి ప్రదర్శన యొక్క మూడు దశలకు బాణాలు గుర్తులు ఉన్నాయని మీరు చూడవచ్చు అభ్యాసం అంచనా మరియు మూల్యాంకనం చాలాసార్లు బోధకుడు అనధికారిక ప్రదర్శన మరియు అంచనా మరియు మూల్యాంకనం చేయటం అభ్యాసం ప్రధానంగా అభ్యాసకులు చేయటం మరియు పర్యవేక్షణ మరియు అభిప్రాయం బోధకుడు చేయటం జరుగుతుంది ఇది ప్రధానంగా బోధకుడితో నడిచే మోడల్ లేదా ఉపాధ్యాయులతో నడిచే మోడల్ మొదటి దశ ప్రదర్శన దశ ఈ క్రింది ఐదు కార్యకలాపాలను కలిగి ఉంది సమీక్ష ఏమి ఎందుకు వివరణ మరియు ప్రోబ్ ప్రతిస్పందించుట ఈ ఐదు బోధనా కార్యకలాపాలను కొంత వివరంగా చూద్దాం అభిజ్ఞా మనస్తత్వశాస్త్రం నుండి క్రొత్త సమాచారాన్ని ఇప్పటికే ఉన్న అభిజ్ఞా నిర్మాణాలకు అనుసంధానించడం చాలా ముఖ్యం మెర్రిల్ యొక్క ముఖ్యమైన సూత్రం కూడా ఇదే ప్రెజెంటేషన్ దశ యొక్క మొదటి మూడు పద్ధతులు సమీక్ష ఏమి మరియు ఎందుకు బోధన జరిగే గొప్ప నిర్మాణాన్ని అందిస్తుంది కాబట్టి ప్రధానంగా ఇది చివరి యూనిట్లో మేము చర్చించిన మెరిల్ సూత్రాల ఆధారంగా ID యొక్క క్రియాశీలత మరియు శ్రద్ధకు అనుగుణంగా ఉంటుంది లావాదేవీ నమూనా సమీక్ష జరగబోయే క్రొత్త అభ్యాసానికి అవసరమైన ముందస్తు జ్ఞానాన్ని సక్రియం చేయండి ఈ ప్రయోజనం కోసం ఉపాధ్యాయుడు ఉపయోగించగల అనేక బోధనా భాగాలు ఉన్నాయి ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి కలిసి సమీక్షించవచ్చు చర్చించవచ్చు ఉపాధ్యాయుడు ఒక కార్యాచరణను సృష్టించగలడు ఇది విద్యార్థులు గతంలో నేర్చుకున్న సంబంధిత అవసరాలను ఉపయోగించుకోవాలి ఈ కార్యాచరణ ఒక సమస్యను పరిష్కరించడం లేదా ఒక చిన్న క్విజ్ లేదా ఒక నిర్దిష్ట సమస్యకు ఒక నిర్దిష్ట విధానం యొక్క చర్చ ఇది సమూహ చర్చ కావచ్చు సంబంధిత ముందస్తు సామర్థ్యాలు అమలు చేయబడతాయని నిర్ధారించడానికి అనేక బోధనా భాగాలను ఎంచుకోవచ్చు విద్యార్థులు ముందు సామర్థ్యాలకు మరియు కొత్త సామర్థ్యానికి మధ్య సంబంధాలను ఏర్పరచగలగాలి కాబట్టి ఇది మేము చేయవలసిన మొదటి కార్యాచరణ ఏమిటి అనేది బోధనా యూనిట్ చివరిలో విద్యార్థులు ఏమి చేయగలరని స్పష్టమైన ప్రకటన ఇది మాకు కోర్సు ఫలితం లేదా సామర్థ్యం ఈ CO సామర్థ్యానికి సంబంధించి బోధకుడు ఉపయోగించే అసెస్మెంట్ సాధనాలను ముందస్తుగా చెప్పడం మంచి పద్ధతి ఇది కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది వారు అంచనా వేయబడిన మరియు మూల్యాంకనం చేయబోయే ప్రమాణాలు ఏమిటో విద్యార్థులు తెలుసుకోవాలి విద్యార్థుల అభ్యాసానికి సరైన దిశను అందించే బోధకుడు ఉపయోగించే అసెస్మెంట్ సాధనాలను పేర్కొనడం మంచి అభ్యాసం ఇచ్చిన ఒక నిర్దిష్ట సామర్థ్యం కోర్సు ఫలితాలకు అనుగుణంగా బహుళ బోధనా సెషన్లు ఉండవచ్చు అలా అయితే ఈ పాఠాల షెడ్యూల్ను అందించడం కూడా సహాయపడుతుంది ఈ ప్రతి పాఠంలో చర్చించాల్సిన అంశాలు ఏమిటి మరియు కంటెంట్ యొక్క క్రమం ఎలా కొనసాగుతుంది ఈ బోధనా యూనిట్ యొక్క షెడ్యూల్ యొక్క రూపురేఖలు కూడా ముందస్తుగా సమర్పించబడితే అది సహాయపడుతుంది 'ఏమి' దశలో మేము అభ్యాస ఫలితం పైన స్పష్టమైన ప్రకటనను అందిస్తాము కోర్సు ఫలితం లేదా సామర్థ్యం కావచ్చు ఉపయోగించాల్సిన అసెస్మెంట్ టూల్స్ ఏమిటో మేము పేర్కొంటాము మేము పాఠాల షెడ్యూల్ యొక్క రూపురేఖలను కూడా అందిస్తాము లేదా మీరు సూచనల షెడ్యూల్ అని పిలుస్తూ ఉంటారు తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటే 'ఎందుకు ' బోధకుడు విద్యార్థుల ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం ఇవ్వాలి 'నేను ఈ అభ్యాస ప్రక్రియలో ఎందుకు నిమగ్నమవ్వాలి ' 'ఇందులో నాకు ఏమి ఉంది ఇది నా వృత్తికి ఎలా సంబంధించినది నేను ఈ జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించబోతున్నాను ఈ ప్రత్యేకమైన అభ్యాస కార్యకలాపాల నుండి నాకు ఎలాంటి సమస్య పరిష్కార నైపుణ్యాలు లభిస్తాయి ఈ రకమైన ప్రశ్నలు నిజంగా అభ్యాసకుల మనస్సు వెనుక భాగంలో ఉంటాయి మరియు విద్యార్థుల ఈ ప్రశ్నలకు బోధకుడు సంతృప్తికరంగా సమాధానం ఇవ్వలేకపోతే అభ్యాసం దెబ్బతినే అవకాశం ఉంది ఉపాధ్యాయుడు తన వృత్తి జీవితానికి పేర్కొన్న CO సామర్థ్యం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు చూడటానికి వివిధ రకాల కథలు చర్చలు కేస్ స్టడీస్ సంబంధిత కోర్సులలో అవసరమైన సామర్థ్యాలు మరియు మొదలైన వాటిని ఉపయోగించవచ్చు ఇది మునుపటి యూనిట్లో మేము చర్చించిన "దృష్టిని ఆకర్షించు" అనబడే విషయము బోధకుడు విద్యార్థులను అర్ధవంతమైన అభ్యాసంలో నిమగ్నం చేయగలడని నిర్ధారించడానికి ఇది చాలా ముఖ్యం బోధనా భాగాల యొక్క విస్తృత ఎంపిక ఈ స్థాయిలో ఉంది పరిస్థితుల ఆధారంగా బోధకుడు తగిన సందర్భాలను తగిన ఉపయోగాలను ఎంచుకోవచ్చు కానీ "నేను ఈ అభ్యాస ప్రక్రియలో ఎందుకు నిమగ్నమవ్వాలి" అని విద్యార్థులు ఆందోళన పడకుండా సమాధాన పరచడం చాలా ముఖ్యం అప్పుడు క్రొత్త విషయాలపై వాస్తవ సూచనలను ప్రారంభిస్తుంది కాబట్టి బోధనా కార్యకలాపాలు 1 2 3 వాస్తవ సూచనలకు ఒక రకమైన ఉపోద్ఘాతం 4పై సూచన ప్రారంభమయ్యే చోట వివరణ బోధన విద్యార్థులకు పేర్కొన్న సామర్థ్యాలను పొందటానికి మరియు ఆ సామర్థ్యాలను ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుందని మాకు ఇప్పటికే తెలుసు ఇచ్చిన CO సామర్థ్యానికి బోధనా భాగాలు ఏమైనా ఉత్తమంగా సరిపోతాయి ఇది పూర్తిగా బోధకుడి ఎంపిక నిర్దిష్ట కోర్సు ఫలితం సామర్థ్యాన్ని బట్టి CO లు లేదా సామర్థ్యాల యొక్క వర్గీకరణ స్థాయిల కు అనుగుణంగా ఉంటుంది నేర్చుకోవడం సరైన పద్ధతిలో జరుగుతోందని నిర్ధారించడానికి "ప్రోబ్ అండ్ రెస్పాన్స్" చాలా ముఖ్యమైన చర్య బోధన సమయంలో ఉపాధ్యాయుడు బోధకుడు సమర్పించే క్రొత్త విషయాలను నేర్చుకోవటానికి సంబంధించి విద్యార్థులను పరిశోధించాలి ఈ పరిశోధన యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే విద్యార్థుల అవగాహన సరైన దిశల్లో కొనసాగుతుందో లేదో తనిఖీ చేయడం భావనలు సరైన విధంగా అర్థం చేసుకోబడుతున్నాయా విధానపరమైన దశలను సరైన విధంగా అర్థం చేసుకోవచ్చా ప్రాథమికంగా ఇది చాలా త్వరగా మరియు చిన్న నిర్మాణాత్మక అంచనా ఈ ప్రోబ్ యొక్క ఫలితాలు ప్రశ్నలను పరిశీలిస్తే అవసరమైన చోట బోధనను చక్కగా ట్యూన్ చేయడానికి బోధకుడికి సహాయపడుతుంది బోధనను మెరుగుపరచడంలో ఈ డేటా సహాయపడుతుంది మరియు అంచనా మరియు మూల్యాంకనం అయిన దశ C ని చూసినప్పుడు మేము దీనిని మరింత చర్చిస్తాము ఈ ప్రోబింగ్ సమయంలో వేచి ఉండే సమయాన్ని అవుతుంది మరియు బహుశా శ్రద్ధ కోల్పోతుంది మరియు వేచి ఉండే సమయం చాలా తక్కువగా ఉంటే ఉపాధ్యాయుల ప్రశ్నకు ప్రతిస్పందించడానికి తమకు తగినంత సమయం లభించడం లేదని విద్యార్థులు కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది ఈ నిరీక్షణ సమయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి అనేక సందర్భోచిత కారకాలు బోధించబడుతున్న నిర్దిష్ట కోర్సు వేచి ఉండే సమయం ఏమిటో మాకు చెబుతుంది వాస్తవానికి బోధన ఎలా జరుగుతుందో అనే దానిని బట్టి బోధకుడు దీనిపై నిర్ణయం తీసుకోవాలి అప్పుడు దశ B 'అభ్యాసానికి' సంబంధించినది అభ్యాసకులకు సాధించిన సామర్థ్యాలను అభ్యసించడానికి చాలా పెద్ద సంఖ్యలో అవకాశాలను అందించడం నాణ్యమైన అభ్యాసంలో కీలకమైన అంశం అని విస్తృతం గా స్థిరపడింది విద్యార్థి కొత్త జ్ఞానాన్ని పొందుతాడు మరియు విద్యార్థి ఆ జ్ఞానాన్ని ఒక సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోగలిగితే అభ్యాసం మరింత లోతుగా మారుతుంది లోతైన అవగాహన పొందడానికి విద్యార్థులు తమ జ్ఞానాన్ని తప్పనిసరిగా వర్తింప చేయాలనేది బాగా స్థిరపడిన అభ్యాస సూత్రం ప్రత్యక్ష బోధనా నమూనా యొక్క ప్రాక్టీస్ దశ మూడు అంశాలను కలిగి ఉంది గైడెడ్ ప్రాక్టీస్ స్వతంత్ర అభ్యాసం మరియు ఆవర్తన సమీక్ష గైడెడ్ ప్రాక్టీస్ పేరు సూచించినట్లుగా విద్యార్థులు కొత్తగా సంపాదించిన జ్ఞానం మరియు నైపుణ్యాలను ఉపాధ్యాయుని ప్రత్యక్ష పర్యవేక్షణలో సాధన చేయాలని అర్థం విద్యార్థులు స్వతంత్రంగా లేదా చిన్న సమూహాలలో పని చేయవచ్చు కాని ఉపాధ్యాయుడు విద్యార్థుల కార్యకలాపాలను పర్యవేక్షించాలి మరియు విద్యార్థులకు వారి అభ్యాసంలో సహాయపడటానికి వెంటనే అభిప్రాయాన్ని అందించాలి అంటే తరగతి గది పరిమాణం చాలా పెద్దదిగా ఉన్న సాంప్రదాయ తరగతి గదిలో ఒక బోధకుడు విద్యార్థుల కార్యాచరణను నిశితంగా పరిశీలించడం మరియు ఉపయోగకరమైన అభిప్రాయాన్ని అందించడం చాలా కష్టం దానిలోని ఈ భాగాన్ని ఏదో ఒక రకమైన ట్యుటోరియల్ మోడ్లో అమలు చేయాలి ఇక్కడ ఒక ప్రత్యేక బోధకుడు లేదా ఒక శిక్షకుడి సంరక్షణతో 20 నుండి 25 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు అలాంటప్పుడు విద్యార్థుల కార్యాచరణను నిశితంగా పర్యవేక్షించడం మరియు వెంటనే అభిప్రాయాన్ని అందించడం సాధ్యమవుతుంది అసలు అమలును మళ్ళీ విభాగం

విద్యార్థులు కొత్తగా సంపాదించిన జ్ఞానంతో మరింత సౌకర్యవంతంగా మారడంతో మరియు కొత్తగా సంపాదించిన ఈ జ్ఞానాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించే విషయంలో వారు మరింత సమర్థులుగా మారినప్పుడు బోధకుడి మార్గదర్శకత్వం క్రమంగా తగ్గించబడుతుంది అభ్యాసకులు స్వతంత్ర సాధన వైపు మరింత కదులుతారు కొత్తగా సంపాదించిన జ్ఞానం మరియు నైపుణ్యాల అనువర్తనాన్ని విద్యార్థులు స్వతంత్రంగా ప్రయత్నిస్తారు తరగతి కారకాలతో అభ్యసిస్తారు స్వతంత్ర అభ్యాసం యొక్క అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే విద్యార్థులు తప్పనిసరిగా పనిని పూర్తి చేయాలి ఇచ్చిన ఏదైనా నియామకాన్ని విద్యార్థులు పూర్తి చేసి సకాలం లో సమర్పించటం అనేది చాలా ముఖ్యమైనది దీనిని గురువు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి వాస్తవానికి విద్యార్థుల నుండి మనం తరచుగా వినే ఫిర్యాదు ఏమిటంటే నియామకాలు సాధారణ కార్యకలాపాల స్వభావంలో ఎక్కువగా ఉంటాయి మరియు విద్యార్థులు సమర్పించిన ఈ పనులను నిజంగా బోధకులు జాగ్రత్తగా అంచనా వేయరు ఈ పనులన్నింటినీ జాగ్రత్తగా అంచనా వేయటం లేదా ఇచ్చిన ఏదైనా ఇతర కార్యాచరణ చేయటం విద్యార్థుల స్వతంత్ర అభ్యాసాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి మరియు ఉపాధ్యాయుడు విద్యార్థులకు అభిప్రాయాన్ని అందించాలి ఏది సరైనది ఏది తప్పు అని వారికి చెప్పడం ఏదైనా సరైనది అయితే అది ఎలా సరైనది మరియు ఏదైనా తప్పు ఉంటే అది ఎందుకు తప్పు స్వతంత్ర అభ్యాసం నేర్చుకోవటానికి దోహదం చేయాలంటే ఈ రకమైన నిర్మాణాత్మక అభిప్రాయాన్ని విద్యార్థులకు ఇవ్వాలి ఆవర్తన సమీక్ష ఎల్లప్పుడూ ప్రయత్నించాలి ఈ సమైక్యత నేర్చుకోవడాన్ని చాలా గణనీయంగా ప్రోత్సహిస్తుంది ఈ రకమైన సమీక్ష తరచూ జరిగినప్పుడు ఈ విషయం విద్యార్థి యొక్క దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి వెళ్ళే అవకాశం చాలా చాలా గణనీయమైనది అవుతుంది పదార్థం ఇప్పటికే దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో ఉన్నప్పటికీ విద్యార్థులకు ఆ సమాచారాన్ని తిరిగి పొందడం మరియు తగిన విధంగా ఉపయోగించడం సాధన అవసరం అభ్యాసకులు ఇప్పటికే ఈ విషయాన్ని దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి కట్టుబడి ఉన్నప్పటికీ విద్యార్థులు ఆ సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోవడం మరియు తగిన విధంగా ఉపయోగించడం సాధన చేయడం విలువైనదే అందువల్ల ఆవర్తన సమీక్ష చాలా ముఖ్యమైన భాగం వాస్తవానికి కఠినమైన షెడ్యూల్ ప్రకారం ఒకరు ఎంత ఆవర్తన సమీక్ష చేయగలరో బోధకుడు నిర్ణయించాల్సి ఉంటుంది కానీ పరిమితులు అనుమతించే మేరకు బోధకుడు ఆవర్తన సమీక్ష జరిగేలా చూడాలి దశ సి అసెస్మెంట్ మరియు మూల్యాంకనం అసెస్మెంట్ మరియు ఎవాల్యుయేషన్ నేర్చుకోవడంలో కీలకమైన అంశం అని చాలా యూనిట్లలో మేము నొక్కిచెప్పాము నాణ్యత అంచనా నాణ్యమైన అభ్యాసాన్ని నడిపిస్తుంది నిర్మాణాత్మక అంచనాతో పాటు సంక్షిప్త అంచనా మరియు మూల్యాంకనాలు అవసరం నిర్మాణాత్మక అంచనా మరియు మూల్యాంకనం అభ్యాసాన్ని మెరుగుపరచడానికి బోధనకు ఏదైనా మిడ్కోర్స్ దిద్దుబాటు లేదా అదనపు బోధనా సెషన్లు అవసరమా అని నిర్ణయించడానికి డేటాను సేకరించడం ప్రాథమిక ఉద్దేశ్యం కాబట్టి నిర్మాణాత్మక అంచనా యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం ప్రకృతిలో విశ్లేషణ దర్యాప్తు మరియు ప్రతిస్పందన నుండి మాకు ఇంతకు ముందు లభించిన డేటా సాధన సమయంలో బోధకుడు చేసిన పరిశీలనలు మరియు ఆవర్తన సమీక్ష ఈ కార్యకలాపాలన్నీ బోధకుడికి గణనీయమైన డేటాను ఇస్తాయి ఏదైనా మిడ్కోర్స్ దిద్దుబాటు యొక్క అవసరాన్ని అలాగే ఏదైనా అదనపు బోధనా సెషన్ల అవసరాన్ని నిర్ణయించడంలో బోధకుడు ఈ డేటాను ఉపయోగించవచ్చు అదనంగా మేము చాలా నిర్దిష్ట నిర్మాణాత్మక మదింపులను కూడా కలిగి ఉండవచ్చు కోర్సులో క్విజ్లు వంటివి చాలా తరచుగా ఉపాధ్యాయులు ఈ రకమైన అదనపు నిర్దిష్ట నిర్మాణాత్మక అంచనా సాధనాలను ఉపయోగిస్తారు రెగ్యులర్ ప్రోబింగ్ మరియు స్పందన ప్రాక్టీస్ మరియు ఆవర్తన సమీక్ష సమయంలో పరిశీలనలు కాకుండా నిర్మాణాత్మక అంచనా ప్రయోజనాల కోసం నిర్దిష్ట అసెస్మెంట్ సాధనాలను నిర్వహించవచ్చు సారాంశ అంచనా మరియు మూల్యాంకనం సాధారణంగా సంక్షిప్త అంచనా మూల్యాంకనం నుండి డేటా నిరంతర అంతర్గత మూల్యాంకనంలో భాగంగా సాధన నిర్వహించబడుతుంది ఇంతకుముందు చర్చించినట్లుగా CO ల సాధన యొక్క గణనలో ఇది ఉపయోగించబడుతుంది కానీ నిరంతర అంతర్గత మూల్యాంకనం సమయంలో సంక్షిప్త అంచనా యొక్క ఫలితాలు నిర్మాణాత్మక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడతాయి ఏదైనా మిడ్కోర్స్ దిద్దుబాట్లు అవసరమా అని నిర్ణయించడానికి ఏదైనా నిర్దిష్ట CO సామర్థ్యం మెజారిటీ విద్యార్థులకు సమస్యలను కలిగిస్తుంటే అదనపు బోధన అవసరం అసెస్మెంట్ సాధనాల ప్రాధమిక ఉద్దేశ్యంసారాంశం సంక్షిప్త పరచి డేటాను ఖచ్చితంగా నిర్మాణాత్మక పద్ధతిలో కూడా ఉపయోగించవచ్చు వాస్తవానికి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మేము చాలాసార్లు నొక్కిచెప్పినట్లుగా అన్ని మదింపులను CO లకు సమలేఖనం చేయాలి కోర్సు యొక్క సెమిస్టర్ ముగింపు పరీక్షకు సంబంధించి విద్యార్థులకు అభిప్రాయాన్ని అందించే విషయంలో మనం ఎక్కువ చేయలేము ఎందుకంటే ఇప్పటికే విద్యార్థులు ఈ తరగతిని పూర్తి చేశారు చివరకు దశ D పర్యవేక్షణ మరియు అభిప్రాయం రెండు బోధనా కార్యకలాపాలను కలిగి ఉంటాయి అవి బోధన అంతటా అవసరమైనంత తరచుగా జరగాలి సూచనలు మరియు ప్రాంప్ట్ దిద్దుబాటు అభిప్రాయం మరియు అదనపు బలం మునుపటి విషయాలను సమీక్షించినప్పుడు సూచనలు మరియు ప్రాంప్ట్లు ఉపయోగించబడినవి పరిశోధన సమయంలో బోధకుడు ప్రశ్నలు అడుగుతారు లేదా విద్యార్థులు గైడెడ్ ప్రాక్టీస్లో నిమగ్నమై ఉంటారు ముఖ్యంగా ఈ సూచనలు మరియు ప్రాంప్ట్ల ఆలోచన ఏమిటంటే విద్యార్థులు దాదాపుగా పరిష్కారానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా ముందుకు సాగలేకపోతున్నారు విద్యార్థులు నిజంగా నిరోధించబడుతున్న ఒక చిన్న స్టికీ పాయింట్ ఉంది కాబట్టి బోధకుడు విద్యార్థులకు క్యూ లేదా ప్రాంప్ట్ అందించడం ద్వారా విద్యార్థులకు తగిన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుంది తద్వారా వారు ఆ పనిని పూర్తి చేయగలరు ఒకవేళ పదేపదే సూచనలు మరియు ప్రాంప్ట్లు విద్యార్థులను పూర్తి చేయడంలో విఫలమైతే మరింత సూచనలు అవసరమయ్యే అవకాశం ఉంది విద్యార్థుల అవగాహనలో అంతరాలు ఉన్నాయి మరియు అభ్యాసకులకు అదనపు సామగ్రి లేదా బోధకుడి తదుపరి సూచనలతో అనుబంధాన్ని అందించడం అవసరం కావచ్చు కాబట్టి ఈ సూచనలు మరియు ప్రాంప్ట్లు అభ్యాసకులు వారి మార్గంలో ఉన్న ఏవైనా చిన్న పొరపాట్లను అధిగమించడానికి సహాయపడతాయి దిద్దుబాటు అభిప్రాయం మరియు అదనపు బలం మళ్ళీ చాలా అవసరం బోధకుడు విద్యార్థుల అభ్యాసం యొక్క ప్రతి అంచనా తర్వాత దిద్దుబాటు అభిప్రాయాన్ని నిర్మాణ సమయంలో మరియు బోధన సమయంలో సంక్షిప్త మైనవాస్తవ బలాలను అందించాలి నేను చెప్పినట్లుగా సెమిస్టర్ ముగింపు పరీక్ష మినహాయించి నట్లయితే సెమిస్టర్ ముగింపు పరీక్ష తర్వాత మేము నిజంగా ఎటువంటి అభిప్రాయాన్ని ఇవ్వలేము అసెస్మెంట్ మరియు ఫీడ్బ్యాక్ మధ్య ఆలస్యంవీలైనంత తక్కువగా ఉన్న ఉన్నట్లయితే ఇది ప్రభావవంతంగా ఉంటుంది ఇది అందరూ బోధకులు గుర్తుంచుకోవలసిన మరొక చాలా ముఖ్యమైన భాగం అంచనా మరియు అభిప్రాయాల మధ్య ఆలస్యం సాధ్యమైనంత తక్కువగా ఉండాలి మీరు అంతర్గత అంచనా పరీక్షను నిర్వహిస్తే వీలైనంత త్వరగా దాన్ని మూల్యాంకనం చేయాలి మరియు దిద్దుబాటు అభిప్రాయాన్ని విద్యార్థులకు అందించాలి ఇది సాధారణంగా విద్యార్థుల సాధనతో చాలా బలంగా సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది కాని విద్యార్థులకు ఎంత వేగంగా ఫీడ్బ్యాక్ ఇస్తుందో చూపించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయి విద్యార్థుల అభ్యాసం మంచిది కాబట్టి అంచనా మరియు అభిప్రాయాల మధ్య ఆలస్యం సాధ్యమైనంత తక్కువగా ఉండాలి తప్పు నుండి సరైనది మాత్రమే కాకుండా ఒక నిర్దిష్ట సమాధానం తప్పు లేదా సరైనది అనే కారణాలను కూడా విద్యార్థులకు తెలుసుకోవడానికి ఫీడ్బ్యాక్ అందించాలి విద్యార్థులకు ఇవ్వబడుతున్న జ్ఞానంపై పూర్తి లోతైన అవగాహన ఉండాలి విద్యార్థులకు సహాయం చేసే ఈ స్ఫూర్తితో అభిప్రాయాన్ని అందించాలి కాబట్టి స్పష్టంగా ఒక రకమైన ఎగతాళి లేదా తప్పనిసరిగా విద్యార్థిని కలవరపరిచే వ్యాఖ్యలను నివారించాలి ఫీడ్బ్యాక్ అనేది విద్యార్థులను మరింతగా తెలుసుకొని వారు నేర్చుకోటానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అదనపు బలం విద్యావిషయక సాధనపై సానుకూల ప్రశంసలు విద్యార్థులను మరింత ప్రేరేపించటానికి సహాయపడతాయి ఇది పూర్తయినప్పుడు మేము తక్కువ సాధించినవారిని ఎగతాళి చేయకుండా చూసుకోవాలి పోలిక యొక్క అవమానకరమైన రకం ఉండకూడదు కానీ సానుకూల ప్రశంస విద్యార్థులకు సహాయపడుతుంది సానుకూల ప్రశంసలు మంచి ప్రేరణకు సహాయపడతాయి కాబట్టి అదనపు బలం ప్రశంసలు చేయవచ్చు మరియు అది నాణ్యమైన అభ్యాసానికి దోహదం చేస్తుంది ఈ దశ ఈ క్రింది కోణంలో మునుపటి దశ నుండి భిన్నంగా ఉంటుంది అంచనా మరియు మూల్యాంకనం చాలా నిర్మాణాత్మకంగా ఉంటుంది ఇది షెడ్యూల్ సమయాల్లో చాలా నిర్మాణాత్మక పద్ధతిలో జరుగుతుంది అయితే పర్యవేక్షణ మరియు అభిప్రాయం అవసరమైనప్పుడు మరియు సూచనల అంతటా జరుగుతుంది ఇక్కడ సమర్పించబడిన ప్రత్యక్ష బోధన యొక్క లావాదేవీ నమూనా 4 దశల్లో 12 బోధనా కార్యకలాపాలను కలిగి ఉంది అవి చాలా పోలి ఉంటాయి ఉపయోగించిన వాస్తవ పదాలు భిన్నంగా ఉంటాయి ఈ పోలికను మనం ఇక్కడ చాలా తేలికగా చూడవచ్చు మొదటి మూడు కార్యకలాపాలు సమీక్ష ఏమి మరియు ఎందుకు అవి మెర్రిల్ సూత్రాలు లేదా మెర్రిల్ యొక్క క్రియాశీలత సూత్రం ఆధారంగా ID యొక్క క్రియాశీలత మరియు శ్రద్ధకు అనుగుణంగా ఉంటాయి వివరణ స్పష్టంగా ప్రదర్శిస్తుంది ప్రోబ్ మరియు స్పందన రెండూ అప్లికేషన్ మరియు అసెస్మెంట్ రెండూ కలిసి ఉంటాయి ఎందుకంటే విద్యార్థులు నేర్చుకున్న జ్ఞానాన్ని వర్తింపజేస్తున్నారు మరియు ఉపాధ్యాయుడు వారి అభ్యాస నాణ్యత ఏమిటో కొంతవరకు అంచనా వేస్తారు అప్పుడు గైడెడ్ ప్రాక్టీస్ స్వతంత్ర అభ్యాసం అప్లికేషన్ మరియు ప్రదర్శన రెండూ విద్యార్థులు కొత్తగా సంపాదించిన జ్ఞానం మరియు నైపుణ్యాలను వర్తింపజేస్తున్నారు మరియు అవసరమైనప్పుడు బోధకుడు కూడా ప్రదర్శిస్తున్నారు ఆవర్తన సమీక్ష మెర్రిల్ యొక్క ప్రతిబింబ సూత్రాన్ని పాక్షికంగా పరిష్కరిస్తుంది అప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ నిబంధనలు భిన్నంగా ఉన్నప్పటికీ ఈ రెండింటి మధ్య గణనీయమైన మ్యాపింగ్ ఉంది ఈ మోడల్ మరియు మెరిల్ సూత్రాల మధ్య ఈ అనురూప్యాన్ని మనం చూడాలి చాలా మంచి రిఫరెన్స్ అందుబాటులో ఉంది ఇక్కడ వాస్తవ పద్ధతులు మరియు ప్రత్యక్ష విధాన సూచనల నమూనా యొక్క అనుభావిక డేటా ఈ రకమైన సైద్ధాంతిక సూత్రాలకు మద్దతు ఇవ్వడానికి అందుబాటులో ఉన్నదో చూడవచ్చు వ్యాయామం మీరు ప్రత్యక్ష బోధన ఆధారంగా ఒక కోర్సును బోధించినప్పుడు మీరు ఉపయోగించిన బోధనా కార్యకలాపాలు మరియు వాటి క్రమాన్ని వివరించండి వ్యాయామం యొక్క ఫలితాలను story com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు తదుపరి యూనిట్లో మేము బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇంతకు ముందే చెప్పినట్లుగా అనేక బోధనా విధానాలు ఉన్నాయి మరియు మెరిల్ యొక్క విస్తృత సూత్రాలు వర్తిస్తాయి అయినప్పటికీ నిర్దిష్ట విధానాలు విద్యార్థుల అభ్యాసాన్ని ఎలా విభిన్నంగా చూస్తాయో వివరాలతో ఉంటాయి ప్రత్యక్ష సూచనల లావాదేవీ నమూనాను మేము చూశాము తరువాతి 3 4 యూనిట్లలో మేము బోధనకు మరికొన్ని ప్రసిద్ధ విధానాలను పరిశీలిస్తాము తదుపరి యూనిట్లో మేము బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానాన్ని పరిశీలిస్తాము ధన్యవాదాలు మరియు మేము మళ్ళీ కలుస్తాము